కాబట్టి ఆట ఆడటం గురించి మన అధ్యయనాన్ని కొనసాగిద్దాం మరియు చివరి తరగతి లో చూసినట్లుగా ఒక వ్యూహం యొక్క భావనను మరియు MAX కోసం ఒక ఎంపిక చేయడం ద్వారా నిర్మించిన వ్యూహాలను MIN కోసం అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకుని ఆపై MAX కోసం ఒక ఎంపికను మరియు MIN కోసం అన్ని ఎంపికలు కాబట్టి గేమ్ ట్రీ ను పరిష్కరించడం అంటే సరైన వ్యూహాన్ని కనుగొనడం ఒక వ్యూహం యొక్క విలువ లీవ్స్ విలువకు కనిష్టంగా ఉంటుంది మనం ఈ 0 1 వాల్యుయేషన్లో మాట్లాడుతున్నాము ఇక్కడ MAX కోసం విలువలలో 1 గెలుపు కోసం 0 డ్రా కోసం మరియు ఓటమి కి నిలుస్తుంది ఒకసారి MAX యొక్క విలువ వ్యూహంలో ఉంటే అప్పుడు వ్యూహం యొక్క విలువ ఆ వ్యూహంలో ని ఆకుల విలువకు కనిష్టంగా ఉంటుంది వ్యూహం ఉప వృక్షం అని గుర్తుంచుకోండి మరియు ఆకులు కలిగి ఉన్న విలువలు ఆట యొక్క విలువల లో కనిష్టంగా ఉంటాయి మరియు ప్రత్యర్థి పరిపూర్ణుడు అని ఉహిస్తూAND OR గ్రాఫ్ను చూడండి మనం మన పరిష్కారం మరియు AND OR గ్రాఫ్ను చూశాము పరిష్కారం ఏమిటో మీరు చూస్తే అన్ని స్థాయిలో మనం ఒక ఎంపిక చేసుకోవాలి మరియు ముగింపు స్థాయిలో మనం అన్ని ఎంపికలు చేసుకోవాలి ఉదాహరణకు మీకు ఇక్కడ మూడు ఎంపికలు ఉంటే ప్రతి స్థాయిలో మీరు ఒక ఎంపికను ఎన్నుకుంటారు మరియు పరిష్కారం ఇలా ఉంటుంది మరియు ఇది AND నోడ్ అయితే మీరు మూడు ఎంపికలను తీసుకొని పరిష్కరించుకోవాలి మరియు ఇది OR నోడ్ అయితే మళ్ళీ మీరు అప్పుడు తప్పనిసరిగా ఒక ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి AND OR ట్రీస్ మరియు గేమ్ ట్రీస్ మధ్య సారూప్యత ను మనం చూడవచ్చు AND OR చెట్టులో మీరు AND నోడ్ను జతచేస్తే అక్కడ నుండి వెలువడే అన్ని ఉప సమస్యలతో పాటు ఈ మూడు నోడ్లను మీరు పరిష్కరించుకోవాలి మీకు అన్ని ఎంపికలు ఉంటే మీరు వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు కాబట్టి MAX నోడ్ అన్ని ఎంపికల వలె ఉంటుంది ఎందుకంటే MAX ఎవరినైనా తప్పనిసరిగా ఎంచుకోవచ్చు కానీ MIN ఎంపికలన్నింటికీ MAX ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి MIN నోడ్ ఒక AND నోడ్ లాంటిది ఈ సందర్భంలో పరిష్కారం యొక్క విలువ ఈ మూడింటిని పరిష్కరించే ఖర్చు విలువల మొత్తం ఈ సందర్భంలో ఇది ఈ నోడ్ల యొక్క కనీస ధర ఇక్కడ ఇవి MIN నోడ్లు ఇది అయితే ఇది 0 ఇది మరియు ఇది 1 అప్పుడు MIN తో ఎంచుకోండి కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ విలువలో కనిష్టంగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ కనిష్టాన్ని ఎన్నుకోవాలనే మా తార్కిక భావనకు అనుగుణంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి a మరియు b A తగ్గితే మొత్తం విషయం తప్పనిసరిగా తగ్గుతుంది మరియు కొంత భావన లో కనీస విలువను ఎన్నుకుంటుంది లేదా గరిష్ట విలువను తప్పనిసరిగా ఎంచుకుంటుంది కాబట్టి AND OR TREES మరియు గేమ్ ట్రీస్ మధ్య సారూప్యత స్పష్టంగా ఉంది వాస్తవానికి ఆట చెట్లు చాలా బాగా నిర్వచించబడిన పొర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి వీటిని మేము ఎల్లప్పుడూ కొన్ని మరియు అంతకు మించి ఉన్న సమస్యలపై విధించగలము కానీ మనకు AND OR TREES ను పరిష్కరించడానికి ఒక అల్గోరిథం ఉంది ఇది AO AO స్టార్ అల్గోరిథం కాబట్టి నా ప్రశ్న ఏమిటంటే ఆట చెట్టును పరిష్కరించడానికి AO అల్గోరిథం ఉపయోగించవచ్చా మనకు ఏమి కావాలి సరైన విలువ యొక్క వ్యూహాన్ని మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంలో 1 0 అనే మూడు విలువలు కాబట్టి గెలుపు వ్యూహం ఉంటే మనం ఖచ్చితంగా కోరుకుంటున్నాము లేకపోతే మేము గెలవని లేదా ఓడిపోని వ్యూహాన్ని కోరుకుంటున్నాము లేకపోతే ఓడిపోయే వ్యూహాన్ని బలవంతంగా అంగీకరించాలి కాబట్టి ఇక్కడ మనం AO అల్గోరిథంను ఉపయోగించవచ్చు మరియు ఒక సారూప్యత కూడా ఉంది AND OR గ్రాఫ్లో పరిష్కరించబడిన నోడ్లు వాటికి అనుసంధానించబడిన లేబుల్ను కలిగి ఉన్న నోడ్లు మరియు లీవ్స్ వాటికి జతచేయబడిన లేబుల్ను కలిగి ఉంటాయి కొంత కోణంలో ఫార్వర్డ్ దశలో AO అల్గోరిథంలో ఇలాంటి బ్యాకప్ విధానం జరుగుతోంది మనం శోధనను కొద్దిగా విస్తరిస్తాము మరియు వెనుకబడిన దశలో మనం ఇక్కడ ఉపయోగిస్తున్న బ్యాకప్ విలువలకు సమానమైన విలువలను బ్యాకప్ చేస్తాము వాస్తవానికి తప్ప ఇక్కడ మనం MIN మరియు MAX ని ఎంచుకుంటున్నాము అక్కడ మనం విలువలను తప్పనిసరిగా సంగ్రహించాము కాబట్టి దీనికి సమాధానం వాస్తవానికి అవును మనం AO అల్గోరిథంను ఉపయోగించవచ్చు మనకు పూర్తి ఆట చెట్టుకు ప్రాప్యత ఉందని అందించారు అందువల్ల ఇది ఎల్లప్పుడూ సాధ్యమయ్యే విషయం కాదు చాలా మంది ప్రోగ్రామర్లు లేదా కంప్యూటర్ శాస్త్రవేత్తలను ఆకర్షించిన చెస్ ఆటను చూద్దాం ఇప్పుడు మీరు ఒక చెట్టు యొక్క పరిమాణాన్ని లీవ్స్ సంఖ్యగా లెక్కించినట్లయితే అంటే ప్రతి ఆకు వేరే ఆట ఆట చెట్టులో ఒకరు తీసుకోగల ప్రతి పాస్ కూడా ఒక ఆట మరియు ఆకు తప్పనిసరిగా ఆట యొక్క ఫలితం కాబట్టి కొంత కోణంలో లీవ్స్ సంఖ్య ఆట చెట్టు పరిమాణానికి కొలమానం కాబట్టి ఒక అంచనాను ప్రయత్నిద్దాం టిక్ టాక్ ఎలా ఉండకూడదు అనేది ఒక సాధారణ గణనపరంగా ఒక సాధారణ ఆట ఎందుకంటే ఒక స్థాయిలో మీకు 9 ఎంపికలు ఉన్నాయి మీరు సుష్ట పరిస్థితుల మధ్య తేడాను గుర్తించలేరని ఉహిస్తే మీకు ఈ స్థాయిలో 9 ఎంపికలు ఉన్నాయి అప్పుడు మీకు 8 ఎంపికలు ఉన్నాయి తదుపరి స్థాయి 7 ఎంపికలు మరియు మొదలైనవి ఇది చాలా పెద్ద ఆట చెట్టు కాదని ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే మనం గుర్తించాము అది చెట్టు యొక్క విలువ తప్పనిసరిగా డ్రా అని అయితే చెస్ గేమ్ ట్రీ గురించి ఏమిటి నేను చెప్పినట్లుగా మొదటి స్థాయిలో MAX కోసం 20 ఎంపికలు ఉన్నాయి మీలో చెస్ తెలిసిన వారు నాతో అంగీకరిస్తారు ఒక దశతో ఎనిమిది బంటు కదలికలు మరో ఎనిమిది బంటులు రెండు దశలతో కదులుతాయి మరియు రెండు దశలకు నాలుగు గుర్రాలు కదులుతాయి కాబట్టి మొదటి స్థాయిలో 20 మరియు మీరు ఆట ఆడటం ప్రారంభించినప్పుడు మరిన్ని కదలికలు సాధ్యమే ఉదాహరణకు బిషప్లు కదలడం ప్రారంభించవచ్చు రూక్స్ కదలడం ప్రారంభించవచ్చు రాణి కదలడం ప్రారంభించవచ్చు మరియు మీరు తప్పనిసరిగా మధ్య ఆట వైపు వెళ్ళేటప్పుడు కొంత భావన లో బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి చెస్ ఆటగాళ్ళు ఆటను ఓపెనింగ్ మిడిల్ మరియు ఎండ్ గేమ్గా వర్గీకరిస్తారు కాబట్టి మధ్య ఆట వైపు ఇది ఆట యొక్క అత్యంత క్లిష్టమైన భాగం కాబట్టి ప్రేక్షకులు సగటున ఒక చెస్ ఆటకు 35 కదలికలు ఉన్నాయని దాని నుండి ఆటగాడు ఎంచుకోవచ్చు మరియు సగటున ఒక సాధారణ ఆట 50 కదలికల పొడవు ఉంటుంది అయితే కొన్ని ఆటలు అంతకు ముందే ముగుస్తాయి అయితే కొన్ని ఆటలు ఎక్కువసేపు ఉంటాయి కానీ ఈ ఆట చెట్టు పరిమాణం గురించి ఒక ఆలోచన పొందడానికి సాధ్యమయ్యే ఆటల సంఖ్యను సెట్ చేయడానికి ఒక పెద్ద అంచనా 35 రైజ్ టు పవర్ 50 అని చెప్పవచ్చు కాబట్టి పంచింగ్ ఫాక్టర్ 25 అయితే మీరు ఈ కదలికలలో ప్రతిదానికి ఉన్నత స్థాయి 35 కదలికలు మరియు మరో 35 కదలికలను చూడవచ్చు ఇది 50 కదలికల పొడవు కాబట్టి 35 రైజ్ టు పవర్ 50 ఇది 10 రైజ్ టు పవర్ 120 కి సమానం గుర్తు చేసుకోవడానికి నేను సున్నాలను వ్రాయడం ద్వారా లేబుల్ చేస్తే ఇది మొదటి 0 ఇది రెండవ 0 ఇది మూడవ 0 మరియు నేను 120 వ 0 వ్రాసే వరకు బోర్డు చివర వ్రాస్తూనే ఉండాలి మన০ ఇంతకుముందు ఈ రకమైన సంఖ్యలను చర్చించాము ఇది సంఖ్య కాదు మీరు రీఫిల్ చేయవచ్చు ఆట చెట్టును చెస్ ట్రీ పూర్తిగా పరిష్కరించగల ఆశ ఎప్పుడూ లేదు వాస్తవానికి ఆట చెట్లను పరిష్కరించే దిశగా భారీ కంప్యూటింగ్ శక్తిని ఉంచినప్పటికీ ప్రజలు దీనిని పరిష్కరించలేకపోయారు మరియు వారు ఎండ్ గేమ్లను విశ్లేషించడం మరియు వాటి కోసం లుక్ అప్ టేబుల్స్ సృష్టించడం మరియు అన్నీ ఉపయోగించడం వంటి చాలా అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు నాకు సరిగ్గా గుర్తు లేదు మీరు ఈ 2005 లో ఏదో ఒక సమయంలో కంప్యూటర్ సైన్స్లో ఈ పురోగతిని సాధించినప్పుడు మీకు గుర్తుంటే చెక్కర్స్ ఆట పరిష్కరించబడింది కాబట్టి ఆట యొక్క ఫలితం తెలిసింది మరియు చెకర్స్ వంటి చాలా చిన్న ఆటలకు కూడా ఇది భారీ మొత్తంలో కంప్యూటింగ్ శక్తిని ఉపయోగించడం ద్వారా జరిగింది ఎందుకంటే ప్రతి భాగానికి అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా పరిమితం కాబట్టి మీకు ఆట తెలిస్తే మీరు ఒకటి లేదా రెండు దిశలలో మాత్రమే కదలగలరు కొన్నిసార్లు మీరు అలా కాకుండా వేరే వాటిపైకి దూసుకెళ్లవచ్చు ఇది ఆట చెట్టు పరిమాణం పరంగా చాలా చిన్న ఆట మరియు చదరంగం కోసం ఇది ఆచరణాత్మకంగా అసాధ్యం మీరు గుర్తుంచుకుంటే పాల్గొన్న సంఖ్యలు 10 రైజ్ టు పవర్ 75 ఇది విశ్వంలోని ప్రాథమిక కణాల సంఖ్య ఆపై వాటిలో ప్రతి ఒక్కటి సూపర్ కంప్యూటర్ అయితే మేము మళ్ళీ ఆ వాదనను చేయగలము మరియు ఏదైనా వాస్తవం ఆటను అస్సలు పరిష్కరించదని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఎల్లప్పుడూ చదరంగంలో ఉంటుందో లేదో మాకు తెలియదు క్రాస్ అండ్ నోడ్లతో పోల్చితే ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఇది మనం ఆడటానికి ఇష్టపడదు ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ డ్రా అయిన ఆట అని మనకు తెలుసు కాబట్టి మనకు ఆకుకు ప్రాప్యత లేకపోతే ఈ అల్గోరిథంను ఎలా ఉపయోగించగలం మేము అల్గోరిథంను ఉపయోగించలేము కాబట్టి మనం మరికొన్ని ఉజ్జాయింపులను చేయాలి మరియు ఆ రకమైన వైవిధ్యాలను పరిశీలిస్తాము నేను ఆటల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆట చెట్టు పరిమాణం పరంగా చాలా క్లిష్టమైన ఆట గో అని పిలువబడే ఆట మీలో ఎంతమంది దాని గురించి విన్నారో నాకు తెలియదు ఇది జపాన్లో బాగా ప్రాచుర్యం పొందిన ఆట మరియు ఆట యొక్క సంక్లిష్టత యొక్క భావన 19 x 19 బోర్డులో ఆడుతుందనే వాస్తవాన్ని పొందవచ్చు మరియు ఇది ఒక మీరు నాణేలు ఆడే ఆట కాబట్టి సెల్స్ అని పిలువబడే నిర్దిష్ట ప్రదేశాలలో ఒకరు నాణేలను ఉంచవచ్చు మరియు మొదటి కదలికలో మనం ఆ 19 x 19 స్థానాల్లో దేనినైనా ఉంచవచ్చని మీరు ఉహించవచ్చు కనుక ఇది ఆ పరంగా భారీ ఆట GO అనేది మొత్తం కంప్యూటింగ్ కమ్యూనిటీ చేత కూడా బాగా ప్రోగ్రామ్ చేయబడలేదు మరియు ఇంకా మంచి GO ప్లే ప్రోగ్రామ్లను ఉత్పత్తి చేయలేకపోయింది మరియు GO గురించి మాట్లాడే వారు వారు సాధారణంగా నమూనా గుర్తింపు వంటి ఇతర పద్ధతులను ఉపయోగించమని సూచిస్తారు నమూనా గుర్తింపు ద్వారా నా ఉద్దేశ్యం మీరు రెండు స్థానాల్లో ఏది మంచిదో ఏది మంచిది కాదని మీరు ప్రయత్నిస్తుంటే కొంతమంది GO తో జెన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఆటలు చాలా క్లిష్టంగా ఉంటాయి మరియు ఆట చెట్టు యొక్క పరిమాణం పరంగా GO చదరంగం కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది ఇది నిజంగా చాలా ఎక్కువ కాదు మాకు ఆసక్తి ఉన్న ఒక ఆట ను ఒథెల్లో అని కూడా పిలుస్తారు దీనిని రివర్సి అని కూడా పిలుస్తారు మరియు మనం గత కొన్ని సంవత్సరాలుగా దీని ఆట పోటీ కోసం ఉపయోగిస్తున్నాము మరియు ఈ సంవత్సరం కూడా అలా చేస్తాము కాబట్టి మీరు వెళ్లి ఆట ను చూడాలి ఆట యొక్క ఆలోచన ఏమిటంటే ఇది చెస్ బోర్డు వంటి బోర్డు లో ఆడబడుతుంది అది ఒకే రంగు బోర్డు తప్ప మేము రెండు రకాల నాణేల ను ఆడటం ద్వారా ప్రారంభిస్తాము కాబట్టి నేను ఆట వంటి నాట్స్ క్రాస్ ల ద్వారా దీనిని సూచిస్తున్నాను కానీ ఇందులో ఎరుపు నాణెం మరియు తెలుపు నాణెం మరియు అలాంటివి ఉంటాయి కాబట్టి క్రాస్ అంటే ఎరుపు నాణెం అని అర్ధం మరియు ఇది తెలుపు నాణెం అని సూచిస్తుంది మరియు ఇది ఆట యొక్క ప్రారంభ స్థానం బోర్డు మధ్యలో మరియు ప్రత్యర్థి నాణేలను సంగ్రహించడం ద్వారా ఒక కదలిక జరుగుతుంది అంటే నేను ఉంటే ఇక్కడ ఒక నాణెం ఉంది నేను ఇక్కడ నాణెం ఉంచగలను మరియు ప్రక్రియలో నేను ఈ భాగాన్ని తప్పనిసరిగా సంగ్రహిస్తాను అంటే ఈ ముక్క వాస్తవానికి నా ముక్క అవుతుంది కాబట్టి ఇది ఒక ఆట మరియు నేను ఒక కదలిక చేస్తే అది ప్రత్యర్థులకు ఆడటానికి అవకాశం కాబట్టి ప్రత్యర్థి కూడా ఇలాంటిదే చేయగలడు ఉదాహరణకు ప్రత్యర్థి ఇక్కడ ఒక నాణెం ఉంచవచ్చు మరియు తరువాత ఇది కొంత అర్థంలో తిరిగి సంగ్రహించబడుతుంది అప్పుడు నేను ఇక్కడ ఒక నాణెం ఉంచగలను మరియు దీన్ని మళ్లీ మళ్లీ పట్టుకోగలను మరియు ఆట ఈ విధంగా కొనసాగుతుంది కాబట్టి ప్రత్యర్థి ఇక్కడ ఒక నాణెం ఉంచినట్లయితే నేను ఏకకాలంలో దీనిని తప్పనిసరిగా పట్టుకుంటాను కాబట్టి రెండు సంగ్రహించబడతాయి ఎందుకంటే ఇక్కడ ఒక నాణెం ఉంచడం ద్వారా మేము మీకు ఒక చివరను జత చేస్తున్నాను మరియు ఈ ముగింపు మీకు ఇది ఉంది మరియు ఈ ముగింపు మీకు ఉంది కాబట్టి రెండు దిశలలోనూ మీరు చేయగలరు కాబట్టి అన్నింటికీ కాబట్టి మీరు నాలుగు దిశలలో బంధించవచ్చు మీరు ఒక కదలికలో బహుళ సంగ్రహాలను చేయగలిగినప్పటికీ బోర్డు లో ఒకే నాణెం మాత్రమే ఉంచడానికి మీకు అనుమతి ఉంది ముఖ్యంగా ఒక వైపు కదలకుండా లేదా అన్ని నాణేలు బోర్డులో ఉంచినప్పుడు ఆట ముగుస్తుంది కాబట్టి బోర్డు దాదాపు పూర్తిగా నింపడం అసాధారణం కాదు మరియు చివరికి బోర్డులో ఎక్కువ నాణేలు ఉంటే మీరు ఆట గెలిచారు కానీ మనకు ఎన్ని పాయింట్లు ఉన్నాయో మీకు స్కోరు ఉంటుంది కాబట్టి ఇది భారీ విజయం అయితే బోర్డు అని చెప్పనివ్వండి మీకు అరవై పాయింట్ నాణేలు మరియు ప్రత్యర్థికి నాలుగు నాణేలు ఉన్నాయి అప్పుడు మీకు తప్పనిసరిగా పెద్ద విజయం ఉంటుంది కాగా మీకు 30 మరియు ప్రత్యర్థికి 34 ఉంటే అతనికి చిన్న విజయం ఉంటుంది కాబట్టి ఇది మేము పోటీ కోసం ఉపయోగించే ఆట మరియు మీరు ఇతరుల ప్రోగ్రామ్లకు వ్యతిరేకంగా పోటీపడే ప్రోగ్రామ్ను వ్రాయవలసి ఉంటుంది కాబట్టి మేము ఒక ఆటను ఎలా ఆడతాము ఎవరి శోధన ఎవరి చెట్టును మనం తప్పనిసరిగా యాక్సెస్ చేయలేము కాబట్టి మనం ఏమి చేయాలి మానవులు ఏమి చేస్తారు అంటే వారు ముందుకు పాక్షికంగా చూస్తారు కాబట్టి చాలా ఆట ఆడే ప్రోగ్రామ్లలో మీరు పరిమితంగా చూస్తారు అంటే నా చెట్టు ఇలాగే ఉంటే మరియు ఇది MAX అయితే మేము ఈ చెట్లను అన్వేషించలేము నేను దీనిని ఆచరణాత్మకంగా మరియు విపరీతంగా పెరుగుతున్న చెట్టుగా గీసాను కాబట్టి మనం చేసేది ఏమిటంటే మనం కొంత స్థాయిలో కట్ ఆఫ్ చేస్తాము దీనిని హోరిజోన్ అని కూడా పిలుస్తారు అంతకు మించి మనం చూడలేము మరియు దీనిని ప్లైస్ సంఖ్య అని పిలుస్తారు కాబట్టి ఇది k ప్లై కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే మొత్తం ఆట చెట్టును శోధించే బదులు మీకు పూర్తి ఆట చెట్టు ఉంటే అప్పుడు మీరు విలువలను ప్యాక్ అప్ చేయవచ్చు మరియు మీరు మినిమాక్స్ విలువను మరియు ఈ ప్రక్రియలో MAX కోసం ఉత్తమమైన కదలికను కనుగొంటారు కానీ మేము మొత్తం ఆట చెట్టును శోధించలేము ఎందుకంటే నిజంగా భారీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుకు చూద్దాం అని నిర్ణయించుకుంటాము మరియు కదలిక ఏమిటో నిర్ణయించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు యాదృచ్ఛికంగా మానవులు కూడా ఆరంభించేవారు కనీసం ప్రారంభకులు ఆ విధంగా ప్రారంభకులు ఆడటానికి మొగ్గు చూపుతారు వారు పరిమితంగా ముందుకు చూస్తారు రెండు కదలికలు లేదా మూడు కదలికలు ముందుకు ఉండవచ్చు కాని వారు అన్ని అవకాశాలను చూడరు అనే అర్థంలో వారు పూర్తిస్థాయిలో ముందుకు చూడరు ఉదాహరణకు చాలా మంది చెస్ ఆటగాళ్ళు ప్రారంభ దశలో ఎవరైనా చేయగలిగే మొత్తం ఇరవై కదలికలను కూడా పరిగణించరు వారు కేవలం రెండు లేదా మూడు వేర్వేరు కదలికలను మాత్రమే పరిశీలిస్తారు కాబట్టి ఈ బంటు ఓపెనింగ్ లేదా బంటు ఓపెనింగ్ లేదా ఇలాంటివి వారు దానిని మాత్రమే అన్వేషిస్తారు కాబట్టి మేము పరిమితమైన శోధనను చేస్తాము మనం పూర్తి బ్రాంచింగ్ ఫాక్టర్ చూడలేము మేము కొన్ని సాధ్యమైన కదలికలను మాత్రమే చూస్తాము మరియు ప్రత్యర్థి ద్వారా సాధ్యమయ్యే కొన్ని ప్రత్యుత్తరాలు మరియు నేను చేయగలిగే కొన్ని కదలికలు కొంత కోణంలో శోధన తప్పనిసరిగా అసంపూర్ణంగా ఉంది వాస్తవానికి నిపుణులైన చెస్ ఆటగాళ్ళు మరింత సమగ్రమైన శోధన చేస్తారు మరియు వారు కూడా స్థానాలను నిర్ధారించగలుగుతారు కాబట్టి ఈ ఉద్యమంలో ఆ ఆలోచనను పరిచయం చేద్దాం అప్పుడు మీరు పరిమితంగా చూస్తుంటే ఉపయోగం ఏమిటి ఎందుకంటే మీరు ఈ స్థాయిలో చూడబోయే నోడ్లు పూర్తి చేసిన ఆటలవి కావు అవి సగం ఆడిన ఆటలు కానీ మీరు కొన్ని కదలికలు చేసారు ప్రత్యర్థి కొన్ని కదలికలు చేసారు మరియు ఈ రూపాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి మీరు తప్పనిసరిగా ఏమి ఆడాలనుకుంటున్నారు కాబట్టి మనం ఏమి చేయాలి ఈ నోడ్లకు విలువలను అందించడానికి మేము అల్గోరిథంలను వ్రాయాలి కాబట్టి మనం చేసేది ఏమిటంటే మనం మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేస్తాము కాబట్టి మీలో ఉన్నవారు చెస్ ఆడి ఉండవచ్చు లేదా ఇతర వ్యక్తులు చెస్ ఆడటం చూడవచ్చు అప్పుడు మీరు ఇలాంటి వ్యాఖ్యలను వినవచ్చు ఇది తెలుపుకు మంచి స్థానం తెలుపు గెలిచింది కాబట్టి తెలుపు ఇంకా ఒకటి కాదు కానీ మీరు దాన్ని చూస్తే తెలుపు గెలిచినట్లు అనిపిస్తుంది అలాంటి గుణాత్మక ప్రకటన లు చేయడానికి బదులుగా మనం పరిమాణాత్మక విలువల ను ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి మనం ఒక ఫంక్షన్ను నిర్వచించాలనుకుంటున్నాము ఇది మూల్యాంకన ఫంక్షన్ ఇది బోర్డు స్థానానికి విలువ ను ఇస్తుంది ఇప్పుడు ఆట ముగిసినప్పుడు మనకు అందుబాటులో ఉన్న మూడు విలువలు 1 0 మరియు అలా చేయడానికి బదులుగా మనం దానిని పెద్ద పరిధిలోకి విభజిస్తాము కాబట్టి సాధారణంగా ఇది నుండి 1000 ఉంటుంది కాబట్టి మూల్యాంకనం ఫంక్షన్ ఈ పరిధిలో ఒక విలువను అందిస్తుంది దీనిలో 1000 అసలు 1 కి సమానం అసలు మరియు 0 లోని అన్ని విలువలు అసలు 0 కి సమానం అంటే రెండు వైపులా సుమారు సమానంగా ఉంటాయి కానీ వాస్తవ సంఖ్య MAX కి ఎంత మంచిది లేదా MAX కి ఎంత చెడ్డదో మీకు చెబుతుంది కాబట్టి అది 70 అయితే ఇది MAX కి కొద్దిగా మంచిది అది 700 అయితే అది MAX కి చాలా మంచిది మరియు అది అయితే అది MAX కి చాలా చెడ్డది కాబట్టి మనం బోర్డు స్థానాన్ని చూడటానికి ప్రయత్నిస్తాము మరియు దానికి విలువ మరియు సంఖ్యను ఇస్తాము ఇప్పుడు స్పష్టంగా దీని అర్థం విభిన్న రకాల తార్కికం మరియు కొన్ని శాస్త్రంలో ఇది ఆట గురించి జ్ఞానాన్ని ఉపయోగించడం కాబట్టి మీరు ఆట మరియు బోర్డు స్థానాన్ని చూడగలుగుతారు మరియు తప్పనిసరిగా సంఖ్యను ఇవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ ప్రతి నోడ్లకు శోధన ముగుస్తున్న చోట ఉన్న హోరిజోన్లో మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేయగలిగితే ఈ ఆట విలువను అంచనా వేయడానికి అదే మినిమాక్స్ బ్యాకప్ నియమాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి బ్యాకప్ నియమం ఏమిటంటే MIN స్థాయిలో దాని వరుస నుండి తక్కువ విలువను ఎంచుకోవడం మరియు MAX స్థాయిలో దాని వరుస నుండి అత్యధిక విలువను ఎంచుకోవడం కాబట్టి మేము ఈ విలువలను బ్యాకప్ చేయవచ్చు మరియు దాని విలువ ఏమిటో నిర్ణయించవచ్చు మరియు ఈ ప్రక్రియలో తప్పనిసరిగా చేయడానికి ఉత్తమమైన చర్య ఏమిటో కూడా నిర్ణయించవచ్చు ఇప్పుడు స్పష్టంగా ఈ అల్గోరిథం యొక్క పనితీరు మీ మూల్యాంకన ఫంక్షన్ ఎంత మంచిదో దానిపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ మూల్యాంకన ఫంక్షన్ మంచిదైతే బోర్డు స్థానాల్లో ఏది మంచిదో అది మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ఆదర్శంగా మేము ఒక ఖచ్చితమైన మూల్యాంకన ఫంక్షన్ను కలిగి ఉండాలనుకుంటున్నాము ఇది GO వంటి ఆటలో ప్రజలు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు మీరు అన్ని ఎంపికలను చూస్తారు మరియు ఇక్కడ మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేస్తారు కాబట్టి మేము ఈ ఫంక్షన్ను e అని పిలుస్తాము మరియు e అని చెప్తాము J ఒక నోడ్ కాబట్టి మేము ఇక్కడ e ను వర్తింపజేస్తాము అన్ని ఎంపికలను ఆదర్శంగా చూడండి మరియు ఏది మంచి కదలికకు దారితీస్తుందో చూడండి ఆపై వాటిని తయారు చేయండి కానీ ప్రాక్టీస్లో మూల్యాంకన విధులు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండవు అవి హ్యూరిస్టిక్ ఫంక్షన్ల వంటివి మీరు కొంత తీర్పు ఇస్తున్నారని మీకు తెలుసు మరియు ఖచ్చితమైన సంఖ్య కాకపోవచ్చు కాబట్టి ఇది ముందుకు కనిపించని పరిస్థితి కానీ ఈ స్థాయిలో మీరు మన వద్ద ఉన్న ఎంపికలను చూడటం మరియు మూల్యాంకన ఫంక్షన్లో బెస్ట్ బేస్ ఎంచుకోవడం తప్ప మరేమీ లేదు ఇక్కడ మీరు చెబుతున్నారు నేను మొదట నా ఎంపికలను పరిశీలిస్తాను మరియు ప్రత్యర్థి ఏమి ఉంచగలడో ఆ స్థితిలో మరియు మొదలైనవి చూస్తాను నేను ఎంత కంప్యూటింగ్ శక్తిని కలిగి ఉన్నా నో దానిపై ఆధారపడి కొన్ని k పై వరకు చేస్తాను K పైకి వెళ్లండి అక్కడ మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేయండి ఆపై విలువలను బ్యాకప్ చేయండి కాబట్టి ఏదో ఒక కోణంలో ఏమి జరుగుతుందంటే ముందుకు చూసేటప్పుడు ఏదో సంగ్రహించబడుతుంది కాబట్టి మళ్ళీ నేను చెస్ యొక్క సారూప్యతను ఉపయోగిస్తే మీరు ప్రత్యర్థుల రూపాన్ని సంగ్రహిస్తున్నారు మరియు ప్రత్యర్థి మీ బిషప్లను లేదా కనీసం ఆ విషయాలు తెలిసినదానికన్నా ఏదో ఒకదానిని బంధిస్తున్నారు ఇది తప్పనిసరిగా దూరం అవుతోంది కాబట్టి మూల్యాంకన ఫంక్షన్ లేకపోవడం తప్పనిసరిగా మరింత ముందుకు చూడటం ద్వారా భర్తీ చేయబడుతుంది ఉదాహరణకు మీరు ల్యాప్టాప్లలో పొందే చెస్ ప్లే ప్రోగ్రామ్లు ఎనిమిది ప్లై లేదా అలాంటిదే చేస్తాయి మరియు సాధారణంగా ఈ రకమైన బ్రాంచింగ్ ఫాక్టర్ తో మీరు చూడవలసిన ఆటల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని మీరు ఊహించవచ్చు మరియు ప్రజలు ఊహించటం మీరు చెస్ కోసం 16 ప్లై చేస్తే మంచి మూల్యాంకన పనితీరుతో అప్పుడు మీరు గ్రాండ్మాస్టర్ స్థాయిని తప్పనిసరిగా ఆడవచ్చు కాబట్టి ఇది ఆచరణలో చాలా బాగుంది మేము అలాంటి సాధారణ శోధనలు చేయము కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ శోధన చేస్తామని చూస్తాము కాబట్టి మనం వ్రాయాలనుకుంటున్న గేమ్ ప్లే అల్గోరిథం ఏమిటి మనం ఇంకా ఆట గెలవాలని కోరుకుంటున్నాము చూడండి మేము కొంత కదలిక ను కోరుకోవడం లేదు మరియు ఇది మంచి చర్య అని చెప్పాలి కాబట్టి మేము ఉపయోగించే గేమ్ ప్లే అల్గోరిథం కాబట్టి దీనిని k ప్లై సెర్చ్ అని పిలుద్దాం కాబట్టి ఇవన్నీ దేని కోసం ఉద్దేశించబడ్డాయి మీరు ఇక్కడ ఎంపిక చేస్తే ఇది మీ ఆట చెట్టు అని చెప్పనివ్వండి మరియు మీరు ఒక శోధన చేస్తే ఈ ప్లై లోతు వరకు చెప్పనివ్వండి అంటే మీరు చేసిన ఈ చాలా శోధన ఆధారంగా మీరు ఒక కదలికను చేస్తారు కాబట్టి ఇది మీ కదలిక అప్పుడు మీరు ప్రత్యర్థి కదలిక కోసం వేచి ఉండండి కాబట్టి ప్రత్యర్థి ఒక కదలికను చేస్తాడు ప్రత్యర్థి ఈ కదలికను చేస్తాడని చెప్పనివ్వండి కాబట్టి ఇక్కడ మీరు చేసిన ఆ అసలు శోధనలో ఎక్కడో మీరు మరొక పరిమిత శోధన మళ్ళీ k ప్లై శోధన ఆపై మీ రెండవ కదలికను చేయండి కాబట్టి ఇది మీ రెండవ చర్య అని చెప్పనివ్వండి అప్పుడు ప్రత్యర్థి ఒక కదలికను చేస్తాడు మళ్ళీ మీరు ఒక శోధన చేస్తారు కాబట్టి ఈ పద్ధతిలో మీరు చేస్తున్న ప్రతి కదలికకు మీరు తప్పనిసరిగా పరిమిత శోధన చేస్తున్నారని మీరు చూడవచ్చు దాని ప్రయోజనం ఏమిటంటే ఈ మూడింటిలో మీరు చూస్తున్న ఆట మరియు శక్తి ఉంది మీరు మొదట చూడలేరు వాస్తవానికి మీరు చెట్టు యొక్క ఈ భాగం వరకు మాత్రమే చూశారు ఆపై రెండు కదలికల తరువాత మీరు రెండు ప్లైస్ లోతుగా చూడవచ్చు ఎందుకంటే మీరు ఒక కదలిక చేసినప్పుడు మరియు ప్రత్యర్థి ఒక కదలిక చేసినప్పుడు మీ శోధన కొంచెం లోతుగా శోధిస్తుంది ఆపై మళ్ళీ ఇక్కడ మరో రెండు స్థాయిలు లోతుగా ఉంటాయి మరియు ఇది కొనసాగుతుంది కాబట్టి మీరు వేర్వేరు స్థాయిలను చూస్తారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ k ప్లే సెర్చ్ అల్గోరిథం రాయడం ఇది గేమ్ ప్లే అల్గోరిథంలలో సరళమైనది రాబోయే తరగతులలో దానిని ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం కాబట్టి మనం మొదట అల్గోరిథం వ్రాద్దాం ఇది చాలా సులభమైన అల్గోరిథం దీనిని మినిమాక్స్ అని పిలుస్తారు మరియు ఇది ఒక నోడ్ J ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది మరియు అది మినిమాక్స్ విలువ ఇస్తుంది కాబట్టి ఈ అల్గోరిథం మినిమాక్స్ విలువను మాత్రమే లెక్కిస్తుంది మరియు ఈ ప్రక్రియలో మనం దానిని ఒక చిన్న ఉప దినచర్యలో ఉంచవచ్చు ఇది ఉత్తమమైన కదలిక ఏమిటో మీకు తెలియజేస్తుంది మరియు ఇది తప్పనిసరిగా దాని నుండి వచ్చే ద్వితీయ విషయం మరియు మనం అనుసరించే అల్గోరిథం తో మీరు హోరిజోన్ లో ఉన్నారో లేదో పరీక్షించడానికి మీకు ఒక మార్గం ఉందని అనుకుందాం కాబట్టి మీరు తప్పనిసరిగా చెట్టు లోకి వెతుకుతున్నప్పుడు మీరు ఒక రకమైన గణనను కలిగి ఉంటారు కాబట్టి ఎలా చేయాలో అనేది మీరు ఎలా కనుగొంటారో నేను ఊహిస్తున్నను ఆపై మనం ఈ క్రింది వాటిని చేస్తాము J టెర్మినల్ అయితే J అనేది ఒక నోడ్ మరియు టెర్మినల్ ద్వారా మనం ఒక పరీక్ష అని అర్థం ఇది మీరు హోరిజోన్ లో ఉన్నారో లేదో మీకు తెలియజేస్తుంది మీరు హోరిజోన్ లో ఉంటే అప్పుడు VJ e J కి సమానం కాబట్టి మీరు మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేయండి మరియు మీరు ఆ నోడ్కు విలువను పొందుతారు లేకపోతే అది టెర్మినల్ కాదు ఎందుకంటే i 1 నుండి b కి సమానం ఇక్కడ b అనేది బ్రాంచింగ్ ఫ్యాక్టర్ J J యొక్క th చైల్డ్ ను ఉత్పత్తి చేయండి అప్పుడు i 1 కి సమానం అయితే మీరు మొదటి చైల్డ్ను చూస్తున్నట్లయితే అప్పుడు V లేదా మనం కొంచెం సరళంగా ఉపయోగించుకుందాం VAL అని పిలవబడేది V యొక్క మినిమాక్స్ విలువ "i" 1 కు సమానం అయితే V VAL ను అందుకుంటుంది తద్వారా మీరు చూసిన మొదటి నోడ్ మొదటి చైల్డ్ లేకపోతే మీరు మంచి చైల్డ్కు అప్డేట్ చేస్తారు లేకపోతే J గరిష్టంగా ఉంటే అప్పుడు VJ గరిష్టంగా ఉంటుంది కాబట్టి నేను దీనిని రూపొందించాను ఎందుకంటే నేను దీన్ని వ్రాయడానికి ఇష్టపడను ఇది పునరావృత కాల్ దీనితో తదుపరి నోడ్ నాకు మళ్ళీ మళ్ళీ వ్రాయడానికి తెలియదు కాబట్టి నేను ఒక్కసారి మాత్రమే వ్రాస్తున్నాను ఒకసారి నేను పునరావృత కాల్ చేస్తున్నాను ఆపై విలువను పొందిన మొదటి VJ కి ఆ విలువ లభిస్తుంది అది మొదటి చైల్డ్ కాకపోతే మీరు ప్రస్తుత విలువ ను పొందుతున్న ఈ క్రొత్త విలువ తో పోల్చండి కాబట్టి ఇది MAX అయితే మీకు ఇక్కడ కొంత విలువ లభించిందని అర్థం అంటే మీరు V మరియు ఈ చైల్డ్ను చూస్తున్నారు మరియు మీకు V విలువ లభిస్తుంది k అని చెప్పనివ్వండి దీని ద్వారా తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఈ నోడ్ J యొక్క మినిమాక్స్ విలువ అయిన V ను తిరిగి ఇవ్వబోతున్నారు ఈ పునరావృత కాల్ V యొక్క మినిమాక్స్ విలువను తిరిగి ఇస్తుంది ఆపై నేను ఎడమ నుండి కుడికి స్కాన్ చేస్తున్నప్పుడు నేను 1 నుండి b వరకు ఉంటాను మరియు నేను చూస్తూనే ఉంటాను నాకు మంచి విలువ లభిస్తుంటే తదుపరి కాల్ నుండి నేను దానిని నిల్వ చేస్తాను కాబట్టి ఇది చాలా సరళమైన అల్గోరిథం ఇది k స్థాయి లోతుగా చూస్తుంది మరియు మూల్యాంకనం ఫంక్షన్ ఆధారంగా ఆ ఆట యొక్క మినిమాక్స్ విలువను లెక్కిస్తుంది ఎందుకంటే మీరు టెర్మినల్ స్థాయిలో ఉన్నందున మీరు మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేస్తున్నారు మరియు మీరు దీన్ని పెంచుతారని ఎంచుకోగలుగుతానని MAX చేయవలసిన కదలిక ఏమిటో నేను ఉహిస్తున్నాను ఎందుకంటే ఇది నిజంగా మీరు చేస్తున్న పని అంటే మీరు ఇంత ఎక్కువ శోధన చేస్తారు మరియు ఈ అల్గోరిథం ప్రాథమికంగా ఈ ప్రాంతంలో ఈ శోధనను చేస్తోంది కానీ మీరు కూడా కదలికను చేయాలనుకుంటున్నారు కాబట్టి అత్యుత్తమ కదలిక ఏది మరియు ఎక్కడ నుండి వచ్చిందో మీరు ట్రాక్ చేయాలి కాబట్టి మీరు దానిని ట్రాక్ చేయాలి అప్పుడు మీరు కదలికను చేస్తారు ప్రత్యర్థులు కదిలే వరకు వేచి ఉండండి ఆపై తదుపరి కదలిక ఏమిటో నిర్ణయించడానికి V కు మళ్ళీ కాల్ చేయండి కాబట్టి అన్ని అల్గోరిథంలలో ఇది చాలా సరళమైనది ఈ శోధన యొక్క స్వభావం ఏమిటి ఇది ఎలాంటి శోధన అని మీరు చెప్పగలరు విద్యార్థి ఫస్ట్ డెప్త్ ఇది ఆట చెట్టు యొక్క ఈ భాగాన్ని శోధిస్తుంది లేదా మీరు ఈ రేఖాచిత్రాన్ని చూస్తే ఇది ఆట చెట్టు యొక్క ఈ భాగాన్ని శోధిస్తుంది ఏ పద్ధతిలో శోధిస్తుంది విద్యార్థి డెప్త్ బౌండర్ డెప్త్ ఫస్ట్ డెప్త్ బ్లాస్ట్ డెప్త్ బౌండర్ అవును ఎందుకంటే మనం k ప్లై చేస్తున్నాము కానీ ఆ పరిధిలో అది ఎలా వెతుకుతోంది విద్యార్థి డెప్త్ ఫస్ట్ శోధన ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తోంది కాబట్టి మీరు గుర్తించాలి ఇది నిజంగా డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తున్నది ఏది అయితే మాకు ఇవ్వండి కేవలం విషయాలను చూసే ఉత్తమ మార్గం కాకపోవచ్చు కాబట్టి తదుపరి తరగతిలో వాస్తవానికి మనం దీనిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాము తదుపరిది ఒకటి లేదా రెండు తరగతులు కావచ్చు కానీ మిగిలిన సమయంలో ఈ రోజు ఐదు నిమిషాలు ఉన్నాయి నేను ఈ మూల్యాంకన ఫంక్షన్ కోసం కొంచెం సమయం కేటాయించాలనుకుంటున్నాను బోర్డు స్థానం కోసం మూల్యాంకన ఫంక్షన్ లో మీరు ఎలా వ్రాస్తారు ఎందుకంటే ఇది అల్గోరిథం యొక్క పనితీరు నిజంగా మూల్యాంకనం ఫంక్షన్ ఎంత మంచిదో దానిపై ఆధారపడి ఉంటుంది అది ఖచ్చితంగా బోర్డు యొక్క విలువను నిర్ధారించగలిగితే మరియు ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటే అది గెలవడానికి ఎంత దగ్గరగా ఉందో మీకు తెలుసా మీరు చాలా మంచి మూల్యాంకన ఫంక్షన్ కలిగి ఉంటే కేవలం ఒక ఆట శోధన సరిపోతుంది కానీ ఆచరణలో మరొక వైపు చాలా మంచి మూల్యాంకన ఫంక్షన్ పొందడం అంత సులభం కాదు కాబట్టి మూల్యాంకనంలోకి వెళ్ళేది ఏమిటంటే మీరు తప్పనిసరిగా బోర్డు స్థానాన్ని చూడాలనుకుంటున్నారు మన০ చెస్ గురించి మాట్లాడుతున్నామని చెప్పనివ్వండి కానీ ఆచరణలో మీరు ఎప్పుడు ఒథెల్లో చేస్తారు మీరు గోల్ పోర్ట్ స్థానాన్ని చూసినప్పుడు మీరు దీనికి మరియు 1000 మధ్య విలువను ఇవ్వాలనుకుంటున్నారు లేదా తప్పనిసరిగా లార్జ్ నెగటివ్ మరియు లార్జ్ పాజిటివ్ చూద్దాం మీరు ఈ సంఖ్యను ఎలా ఇవ్వగలరో ఏవైనా ఆలోచనలు విద్యార్థి ఏదైనా ఆటల నుండి ప్రాక్టీస్ చేయండి ఎక్కడైనా బ్యాక్ ట్రాకెన్ అంటే దాన్ని ఉంచండి కానీ మీరు చూస్తారు ఈ వ్యాయామం యొక్క మొత్తం పాయింట్ ఏమిటంటే మన০ మా శోధన సమస్యకు ప్రయత్నిస్తున్నాము చాలా పెద్దది మన০ ఆట చెట్టును శోధించలేము విద్యార్థి మీరు చాలా ఆటలు ఎలా ఆడతారు విద్యార్థి ప్రారంభంలో యాదృచ్ఛిక అసైన్మెంట్తో ప్రారంభించవచ్చు మరియు మీరు చివరికి చేరుకున్న తర్వాత ట్రాక్కి తిరిగి వెళ్లి కాబట్టి నాకు ఒక పాయింట్ వచ్చింది మీరు అలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు యంత్ర అభ్యాస ఏన్థూజీఐస్టలు మరియు మీరు చెబుతున్నారు నేను మూల్యాంకన ఫంక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే అది వస్తుంది వాస్తవానికి శామ్యూల్ చెక్కర్స్ ప్రోగ్రామ్ దాని ఆటను మెరుగుపరిచింది ఎందుకంటే ఇది దాని మూల్యాంకన పనితీరును మెరుగుపరిచింది మార్గంలో కానీ అది తప్పనిసరిగా తరువాత వస్తుంది దీనికి ముందు మూల్యాంకనం యొక్క భాగాలు ఏమిటి నా ఉద్దేశ్యం విద్యార్థి మూల్యాంకన ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి నేను ఏమి నేర్చుకుంటున్నాను నేను తప్పనిసరిగా పారామితులు లేదా వెయిట్స్ నేర్చుకుంటున్నాను కాబట్టి మీరు టామ్ మైఖేల్స్ పుస్తకం యొక్క మొదటి అధ్యాయాన్ని పరిశీలిస్తే అతను నిజంగా వివరిస్తాడు గేమ్ ప్లే ప్రోగ్రాం మూల్యాంకన పనితీరును ఎలా నేర్చుకోగలదో కానీ అతను దానికి సరళ కలయికను ఇస్తాడు మొదటి విషయం డాక్యుమెంట్ చెకర్స్ నా దగ్గర ఉన్న ముక్కల సంఖ్య మరియు ప్రత్యర్థికి ఉన్న ముక్కల సంఖ్య నా దగ్గర ఉన్న వస్తువుల సంఖ్య ప్రత్యర్థికి ఉన్న విషయాల సంఖ్య మరియు వాటిలో సరళ కలయిక ఈ విషయం కాబట్టి నా ప్రశ్న మరింత ప్రాథమికమైనది మీరు మూల్యాంకన ఫంక్షన్ రాయాలంటే మీరు చెస్ నిపుణుడని చెప్పండి మరియు సరే మీ పక్కన విశ్వనాథన్ ఆనంద్ కూర్చున్నారని చెప్పనివ్వండి మరియు ఈ మూల్యాంకన ఫంక్షన్ రాయడానికి నాకు సహాయం చెయ్యండి అతను ఏమి చెప్పగలడు విద్యార్థి ముక్కల సమాధానాల భాగం నిర్దిష్ట విలువను కలిగి ఉంటుంది మరియు అదనపు ప్రయోజనాలు ముక్క ప్రయోజనం ఉంటుంది కాబట్టి సాధారణంగా మూల్యాంకన ఫంక్షన్లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మెటీరియల్ మరియు మరొకటి పొజిషనల్ అంటారు కాబట్టి చెస్ ఆటగాళ్ళు చెబుతారు తెలుపు గెలిచింది ఎందుకంటే తెలుపు మెటీరియల్ ప్రయోజనం అంటే మీకు తెలుసా తెలుపు అని చెప్పనివ్వండి ఒక వరుస ఒక బిషప్ చేయగలదు అదనపు ఏ మంచి చెస్ ప్లేయర్ అయినా మీకు అంతకన్నా ఎక్కువ పోరాట శక్తి ఉంటే నేను మీకు వ్యతిరేకంగా ఆడను లేదా మీరు తప్పనిసరిగా రాజీనామా చేస్తారు కాబట్టి ఒక విషయం మాటేరియల్ం ముక్కల సంఖ్య మీరు చెప్పవచ్చు ఇప్పుడు ప్రారంభించిన చెస్ ఆటగాళ్ళు కొందరు మీకు రాణి విలువ 9 గా తెలుసు మరియు బిషప్ విలువ 5 లేదా 3 లేదా 4 లేదా నాకు తెలియనిది ఏదైనా చూడండి విలువ 5 గా చూడండి ఆపై మీరు నా దగ్గర ఎన్ని ముక్కలు ఉన్నాయి లెక్కించండి మరియు వాటి విలువ ఏమిటి మరియు మీరు ప్రత్యర్థుల ముక్కలకు ప్రతికూల విలువ ను ఇస్తారని చెప్పండి మరియు దాని నుండి ప్రత్యర్థికి ఎన్ని ముక్కలు ఉన్నాయో నేను ట్రాక్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఎక్కువ ముక్కలు లేదా ఎక్కువ విలువైన ముక్కలు ఉంటే ప్రత్యర్థి కంటే దీని కంటే కొన్ని తప్పనిసరిగా సానుకూలంగా మారతాయి ప్రారంభంలో మీరు ఊహించినట్లుగా రెండు వైపులా ఒకే సంఖ్యలో ముక్కలు ఉంటాయి మరియు మాటేరియల్ విలువ 0 గా ఉంటుంది కానీ మీరు కొన్ని ముక్కలను సంగ్రహించినప్పుడు మీ మాటేరియల్ విలువ తప్పనిసరిగా పెరుగుతుంది ఇప్పుడు ఆచరణలో వాస్తవానికి చెస్ ఆడే వారికి విలువల యొక్క తుది స్థాయి ఉంటుంది కాబట్టి వారు 100 లో లెక్కిస్తారు ఉదాహరణకు బిషప్ 200 మరియు గుర్రం 220 లేదా అలాంటిదే అని చెప్పవచ్చు ఇది నిజంగా ఆట యొక్క మీ అవకాశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకటి మెటీరియల్ విలువ నా దగ్గర ఎన్ని ముక్కలు ఉన్నాయి మరియు ప్రత్యర్థికి ఎన్ని ముక్కలు ఉన్నాయి బదులుగా స్థానాలు ముక్కలు ఎలా అమర్చబడి ఉంటాయి ఇప్పుడు ఇది వాస్తవానికి ఉపాయమైన భాగం ఇది మరింత కష్టతరమైన భాగం ఎందుకంటే ఇది ఒక నిర్మాణాన్ని చూడటం లేదు మరియు ఇది నా వద్ద ఎన్ని ముక్కలు ఉన్నాయో లేదా ఎలా తప్పనిసరిగా అమర్చబడిందో లెక్కించే పద్ధతి కాదు కాబట్టి చెస్ ప్లేయర్స్ ఒకే విధంగా రెండు రూక్స్ ఉంటే అలాంటివి చెప్పేవి కాబట్టి ఉదాహరణకు ఇది చెస్ బోర్డు అయితే అదే కాలమ్లో నేను ఇక్కడ ఒక రూక్ కలిగి ఉంటే చెస్ ప్లేయర్ అది ఒక బలమైన స్థానం అని చెప్తాడు ఒకే కాలమ్లోని రెండు రూక్లు చాలా శక్తివంతమైనవి మరియు మీకు తెలుసామీరు తప్పనిసరిగా అటువంటి స్థానానికి రావడానికి ప్రయత్నించాలి వారు చెప్పేది ఏమిటంటే మీకు కొన్ని బంటు నిర్మాణాలు లింక్డ్ బంటు నిర్మాణాలు తెలుసా బంటులు ఒకదానికొకటి మద్దతు ఇస్తుంటే అవి బంటుల కంటే మెరుగ్గా ఉంటాయి అవి స్థలం చుట్టూ చెల్లాచెదురుగా ఉంటే మరియు ఒకరినొకరు తప్పనిసరిగా ఉంచకూడదు ఒక గుర్రం ఉంటే n ఒక గుర్రం అయితే మరియు ప్రత్యర్థి ఇక్కడ రాణిని మరియు ఇక్కడ ఒక రూక్ కలిగి ఉందని మీకు తెలుసు అప్పుడు మీ గుర్రం రాణి మరియు రూక్ రెండింటినీ ఒకే సమయంలో దాడి చేస్తున్నట్లు చూడవచ్చు కాబట్టి చెస్ నాటకాలు ఒక ఫోర్క్ అని పిలుస్తారు మరియు ఒక ఫోర్క్ స్పష్టంగా కలిగి ఉండటం మంచి విషయం ఎందుకంటే తరువాతి కదలికలో నేను ఒక రాణిని లేదా రూక్ను పట్టుకోబోతున్నాను కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ప్రక్రియలో లాస్ మెటీరియల్ని ఉపయోగించబోతున్నారు ఎందుకంటే రాణి మరియు రూక్ ముఖ్యమైనవి కాబట్టి మాటేరియల్ విలువలో గుర్రం అంత ముఖ్యమైనది కాదు మరియు కేంద్రాన్ని నియంత్రించడం మరియు కేంద్రంపై దాడి చేయడం వంటి ఇతర విషయాలు ఉన్నాయి మరియు అలా ఆలోచించండి ఇప్పుడు ఈ డీప్ బ్లూ ప్రోగ్రామ్ మరియు నేను దీని గురించి చదివినప్పుడు 2002 లో లేదా అలాంటిదే స్థాన మూల్యాంకనానికి 1000 భాగాలు ఉన్నాయి కాబట్టి మీకు చెప్పినట్లుగా ఒకే కాలమ్లోని రెండు రూక్స్ లేదా కనెక్ట్ చేయబడిన బంటులు రక్షిత రాజు లేదా మొబైల్ ముక్కలు కాబట్టి మీకు తెలుసు బిషప్ చెంపదెబ్బ కొడితే అది చాలా ఉపయోగకరం కాదు అందువల్ల అలాంటివి ఇది 1000 వేర్వేరు భాగాలను కలిగి ఉంది వీటిని స్థాన భాగంలో బోర్డు స్థానాన్ని అంచనా వేయడానికి ఉపయోగించారు కాబట్టి ఇది స్పష్టంగా మొత్తం విషయానికి కీలకం మీరు బోర్డు స్థానాన్ని చూడగలిగితే మరియు ఒక విలువను ఇవ్వగలిగితే మరియు ఇది ఖచ్చితమైన విలువను ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇది ఈ భాగాన్ని చూస్తోంది మరియు ఇది ఇలా చెబుతుంది నమూనా మంచిది ఈ నమూనా మంచిది ఈ నమూనా మంచిది వాస్తవానికి ప్రత్యర్థికి ఆ నమూనా ఉంటే మీరు దానిని తప్పనిసరిగా తీసివేయబోతున్నారు కాబట్టి మంచి మూల్యాంకనం ఫంక్షన్ను రూపొందించడంలో నిజంగా రహస్యం ఉంది మీకు మంచి మూల్యాంకన ఫంక్షన్ ఉంటే అప్పుడు మీరు ఆటలో చాలా లోతుగా శోధించాల్సిన అవసరం లేదు మరియు మీ మూల్యాంకన ఫంక్షన్ మంచి స్థానం ఏమిటో మీకు తెలియజేస్తుంది ముఖ్యంగా కాబట్టి మీ ఒథెల్లో ఆట కోసం మీరు చేయవలసింది ఏమిటంటే ఆటను వెబ్లో చూడటం లేదా దాని గురించి చదవడం ఇది మూల్యాంకన ఫంక్షన్ను పరికరం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఇది మీ ప్రోగ్రామ్లో కీలకమైన భాగం కానుంది కాబట్టి ఈ రోజు మనం దీనిని చూశాము మనం మొత్తం ఆట చెట్టును శోధించలేము మనం పరిమితంగా చూడాలి ముందుకు చూడాలి మరియు k ప్లై సెర్చ్ చేయడానికి మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది మరియు మనం ఈ ప్రోగ్రామ్ను పదేపదే పిలుస్తాము మొదటి కదలిక కోసం రెండవ కదలిక కోసం మూడవ కదలిక కోసం మనం చేసే ప్రతి కదలిక కోసం మనం ప్రోగ్రామ్ను పిలుస్తాము K ప్లై యొక్క ఈ సరళమైన సంస్కరణ తప్పనిసరిగా లోతు మొదటి శోధనను చేస్తుంది ఎడమ నుండి కుడికి మరియు మనం తప్పనిసరిగా మెరుగుపరచాలనుకుంటున్నాము కాబట్టి మనం దానిని తదుపరి తరగతిలో చేస్తాము